ఈ మాడ్యూల్కు స్వాగతం నిన్న చివరి మాడ్యూల్లో వాస్తవానికి మేము కొన్ని పరికరాలను రికార్డ్ చేసాము ఈ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలి నేను మీకు బ్రెడ్బోర్డ్ పరికరాలను మరియు పరికరాల గురించి వివరాలను చూపించాను కాబట్టి DC విద్యుత్ సరఫరా ఫ్రీక్వెన్సీ జనరేటర్ మాకు ఓసిల్లోస్కోపులు ఉన్నాయి ఒకటి CRO ఒకటి డిజిటల్ ఓసిల్లోస్కోప్ ఉన్న పరికరాలను త్వరగా గుర్తుకు తెచ్చుకుందాం DC విద్యుత్ సరఫరాలో మనం వోల్టేజ్ను ఎలా మార్చవచ్చో చూశాము DC విద్యుత్ సరఫరాలో సౌకర్యం ఉంటే ప్లస్ మైనస్ 15 వోల్ట్లను ఎలా వర్తింపచేయవచ్చో చూశాము ఇది సరళ నియంత్రిత విద్యుత్ సరఫరా అప్పుడు మేము కొన్ని వివిక్త భాగాలను చూశాము మరియు చివరకు మేము బ్రెడ్బోర్డ్ను చూశాము కాబట్టి నేటి తరగతి లేదా ఈ ఉపన్యాసం అప్లికేషన్ లపై దృష్టి ఉంచుదాం కాబట్టి దేని యొక్క అప్లికేషన్ మొదట మనం థియరీ క్లాస్లో నేర్చుకున్న వాటిని అర్థం చేసుకోవాలి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం కాబట్టి మీరు గుర్తుతెచ్చుకున్నట్లు అయితే మేము థియరీ క్లాస్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అనేక లక్షణాలు చూశాము నేటి తరగతి ఆ లక్షణాలను ఎలా కొలవాలనే దానిపై ఉంటుంది కాబట్టి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ఏమిటో చూద్దాం ఆపై 1 లేదా 2 స్లైడ్ తరువాత మీరు సిద్ధాంతంలో నేర్చుకున్న వాటిని మరోసారి రిఫ్రెష్ చేసిన తర్వాత మేము ప్రయోగాన్ని ప్రారంభిస్తాము సరే కాబట్టి స్క్రీన్ చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసం ఆప్ ఆంప్ లక్షణాలను అర్థం చేసుకునే ప్రయోగాలపై దృష్టి పెట్టినట్లు మీరు చూస్తారు కాబట్టి ఇన్పుట్ బయాస్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ పరిధి ఏమిటో మనం ఈ రోజు చూస్తాము ఈ రోజు మనం దృష్టి సారించిన విషయాలు ఇవి కాబట్టి నేను చెప్పినట్లు థియరీ క్లాస్లో నేను మీకు నేర్పించాను ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు అంటే ఏమిటి మరియు ఆపరేషనల్ యాంప్లిఫైయర్లోని ప్రధాన పిన్లు ఏమిటి కాబట్టి మేము చర్చించిన ఆపరేషన్ యాంప్లిఫైయర్ మీరు గుర్తుచేసుకున్నట్లయితే ఇక్కడ 7 పిన్ ఆప్ ఆంప్ ఉంది అందులో 5 ప్రధాన పిన్స్ ఉన్నాయి ఇది మీకు ఏ రకమైన ఐసి మీద ఆధారపడి ఉంటుంది ఇది సింగిల్ ఆప్ ఆంప్ లేదా ఇది డ్యూయల్ ఆప్ ఆంప్ లేదా ఇది క్వాడ్ ఆప్ ఆంప్ కాబట్టి మేము ఒకే ఆప్ ఆంప్ గురించి మాట్లాడుతున్నాము మీరు ఒక ఆప్ ఆంప్ తీసుకుంటే మీరు తెరపై చూసినట్లుగా 7 ఉపయోగించబడే టెర్మినల్స్ 2 3 4 6 7 ఉన్నాయి 1 మరియు 5 ఇతర టెర్మినల్స్ 1 5 మరియు 8 మేము ఇప్పటికే చర్చించిన కొన్ని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతాయి కాబట్టి సానుకూల సరఫరా వోల్టేజ్ టెర్మినల్ను త్వరగా చూద్దాం ఇది V సరైనది మనకు రెండవ ప్రతికూల సరఫరా వోల్టేజ్ టెర్మినల్ మైనస్ Vcc ఉంది అదే ఇది అప్పుడు మనకు అవుట్పుట్ టెర్మినల్ ఉంది ఇది 0 అప్పుడు మనకు ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ ఉంది దీని సంఖ్య 2 మరియు మనకు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ ఉంది దీని సంఖ్య 3 కాబట్టి ఇది మనందరం గుర్తుంచుకుంటాము ఇప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్స్ వద్ద ఇన్పుట్ వ్యతిరేక ధ్రువణతకు దారితీస్తుంది అంటే నేను వోల్టేజ్ను వర్తింపజేస్తే ఈ దశను ఈ ధ్రువంగా చెప్పనివ్వండి మరియు ఇది 0 డిగ్రీ అని నేను చెప్తున్నాను ఇన్పుట్ 2 వద్ద అనగా ఇన్వర్టింగ్ టెర్మినల్నుకు నేను వోల్టేజ్ను వర్తింపజేస్తే మనం ఒక దశ మార్పుతో అవుట్పుట్ వోల్టేజ్ చూడవచ్చు కాబట్టి మీరు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్వర్టింగ్ ఇన్పుట్ కలిగి ఉన్నప్పుడు వ్యతిరేక ధ్రువణత లేదా యాంటీ ఫేజ్ అవుట్పుట్ వస్తుంది ఇది మనందరికీ గుర్తుండే ఉంటుంది తదుపరి ఏమిటి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఇన్పుట్ అంటే టెర్మినల్ 3 వద్ద నేను మళ్ళీ మా సిగ్నల్ని వర్తింపజేస్తే ఇది 0 డిగ్రీ ఫేస్ అని అనుకుందాం అప్పుడు అవుట్పుట్ వద్ద నాకు ఫేస్ లో మార్పు ఉండదు కాబట్టి ఫేస్మార్పు లేనిది 0 డిగ్రీ సరియైనది మరలా దశలు ఏమిటో మనం ఎలా అర్థం చేసుకోగలమో థియరీ క్లాస్లో చూశాము నేను ఒక వృత్తంని ఉదాహరణ గా తీసుకున్నాను కానీ మీకు గుర్తులేకపోతే దశను ఎలా కొలవగలమో నేను మీకు త్వరగా తెలియజేస్తాను 0డిగ్రీ అంటే ఏమిటి 180డిగ్రీ అంటే ఏమిటి మరియు 360డిగ్రీ అంటే ఏమిటి కాబట్టి మనం చూద్దాం ఒక వృత్తం um ఊహించుకుందాం మరియు ఈ పాయింట్ ఏమిటి ఇది 0 అని నేను చెప్పాను ఇది ఏమిటి మరియు అదే పాయింట్కి తిరిగి రావడం సరియైనది నేను దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఇది 90 అవుతుంది నేను దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఇది 180 అవుతుంది నేను దీనిని పరిగణనలోకి తీసుకుంటే 270 నేను దీనిని పరిగణనలోకి తీసుకుంటే 360డిగ్రీ అంటే 360డిగ్రీ మరియు 0డిగ్రీ ఒకటే నాకు ఇక్కడ సిగ్నల్ ఉంటే నేను ఇక్కడ అవుట్పుట్ చూస్తాను మరియు సిగ్నల్ టెర్మినల్ నంబర్ 3 కి వర్తించబడుతుంది అప్పుడు ఇది 0 డిగ్రీ ఫేస్ ఇది కూడా 0 డిగ్రీ ఫేస్ లేదా 360 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ అయినా రెండూ ఒకటే సరే 0 డిగ్రీ లేదా 360 డిగ్రీ అంటే ఒకటే కాబట్టి ఫేస్ లో మార్పు లేదు కాబట్టి అవుట్పుట్ ఫలితాల్లో కూడా అదే ధ్రువణత అని మనం చెప్పగలం కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవడం చాలా సులభం కాబట్టి రెండవ పాయింట్ అయిన ఆప్ ఆంప్ ఫాబ్రికేషన్కు వెళ్దాం మోస్ఫెట్ ఎలా ఫ్యాబ్రికేట్ చేయబడిందో మనం వివరంగా చూశాము కాదా మరియు ప్రాసెస్ ప్రవాహం ఏమిటి ఆప్ ఆంప్ చిన్న సిలికాన్ చిప్లో ఎలా ఫ్యాబ్రికేట్ చేయబడిందో చూశాము వీటి గురించి మనము చూసాము మరియు ఇది ప్యాక్ చేయబడింది కాబట్టి ఇది సిలికాన్ చిప్ మనమందరం దీన్ని గుర్తుంచుకున్నాము ఆపై ఈ చిప్ను ఈ తుది టెర్మినల్ పిన్లకు కనెక్ట్ చేయడానికి చక్కటి గేజ్ వైర్లు ఉపయోగించబడతాయి ఇవి అనుసంధానించబడిన వైర్లు మరియు ఇవి సిలికాన్ చిప్కు అనుసంధానింపబడి ఉన్నాయి మరియు టెర్మినల్ పిన్స్కు అనుసంధానింపబడతాయి చివరకు ఈ మొత్తం పరికరం ప్యాక్ చేయబడింది ఇది ప్యాక్ చేయబడిన పరికరం కాబట్టి ఇది తగిన కేసులో ప్యాక్ చేయబడింది ఇప్పుడు మేము ఈ విషయాన్ని ఎందుకు పునరావృతం చేస్తున్నాము ఎందుకంటే మీరు మీ ఉపన్యాస గమనికలను రిఫ్రెష్ చేస్తున్నారని అని నాకు తెలుసు కానీ మీకు గుర్తులేకపోతే లేదా మీరు ఏదో మర్చిపోయి ఉంటే ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం ఇప్పటికే అధ్యయనం చేసిన విషయాలు చూడటం చాలా సులభంగా ఉంటుంది మనం తదుపరి స్లైడ్కు వెళ్దాం ఇప్పుడు మనం చర్చిస్తున్నది ఇదే నేను ఇన్పుట్ వద్ద వోల్టేజ్ను వర్తింపజేస్తే సరే మరియు అవుట్పుట్ 180 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ అవుతుంది ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు సిగ్నల్ వర్తించబడుతుంది అప్పుడు నా సిగ్నల్ ఈ అవుట్పుట్ లాగా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే ఫేస్ షిఫ్ట్ లేకుండా ఉంటుంది కానీ నేను ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఇన్పుట్ సిగ్నల్ను వర్తింపజేస్తే నా అవుట్పుట్ 180 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇది మనము ఇప్పటికే చివరి స్లైడ్లో చర్చించాము ఆప్ ఆంప్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కల్పించిన చాలా ఎక్కువ గెయిన్ ఉన్న యాంప్లిఫైయర్ పిన్ సైడ్ పిన్ హెడ్ సైజ్ స్పేస్లో చాలా ట్రాన్సిస్టర్ల FET రెసిస్టర్ల కలయిక అని మాకు తెలుసు ఇటీవల మనము ఆప్ ఆంప్స్ గురించి మాట్లాడేటప్పుడు దానిలో బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి కానీ అవి అన్నీ MOSFET లు సరే చాలా తక్కువ లేదా దాదాపు ఎవరూ BJT సాంకేతిక ని ఉపయోగించరు చాలావరకు ఆప్ ఆంప్స్ సర్క్యూట్ లోపల MOSFET ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉంటాయి MOSFET అనేది మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు తప్ప మరొకటి కాదు కాబట్టి మనము చాలా ట్రాన్సిస్టర్లు అని చెప్తున్నాము ఇది FET లు రెసిస్టర్లని కూడా కలిగి ఉంటుంది దీనికి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి మీకు గనక గుర్తుంటే అప్లికేషన్స్ ఏమిటి ఆడియో యాంప్లిఫైయర్ సిగ్నల్ జెనరేటర్ సిగ్నల్ ఫిల్టర్లు సరైనదా ఇది బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు అనేక ఇతర అనువర్తనాలలో కూడా ఉపయోగించబడుతుంది ఇప్పుడు మనకు ఇప్పటికే తెలిసిన ఆప్ ఆంప్ యొక్క ప్రయోజనాలు ఏమిటి ఆప్ ఆంప్స్ యొక్క ప్రయోజనాలు తక్కువ ఖర్చు తక్కువ విద్యుత్ వినియోగం మరింత కాంపాక్ట్ మరింత నమ్మదగినవి అధిక గెయిన్ మరియు సులభమైన డిజైన్ కాబట్టి ఇది మన నేటి ప్రయోగానికి ఎలా సంబంధం కలిగి ఉందో మనకు తెలుసు నేటి ప్రయోగం ఆప్ ఆంప్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం కాబట్టి లక్షణాలు ఏమిటి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క కొన్ని లక్షణాలు మేము ఐడియల్ అని చెప్పినప్పుడు అంటే మీరు అనుకున్న ప్రతిదీ సరైనదే ఉదాహరణకు మీరు ఆదర్శ వ్యక్తిని తీసుకుంటే ఆదర్శ వ్యక్తికి ఎలాంటి ప్రతికూల విషయాలు ఉండవు సరైన మనిషి అని అర్థం కాబట్టి ఐడియల్ ఆప్ ఆంప్ గురించి మాట్లాడితే అది కూడా అలానే ఉంటుంది అది అనంతమైన వోల్టేజ్ గెయిన్ కలిగి ఉంటుంది దీనికి అనంతమైన ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది దీనికి అవుట్పుట్ ఇంపెడెన్స్ 0గా ఉంటుంది దానికి అనంతమైన వేగం ఉంటుంది కానీ ఆదర్శవంతమైన సరియైన వ్యక్తిని మనము చాలా అరుదుగా చూస్తాము అదే విధంగా మనము ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ లేదా ఐసిని కూడా కనుగొనలేము కాబట్టి మనకు నిజంగా కావాల్సిన లక్షణాలు ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో పొందలేము కానీ మనకు కొన్ని లక్షణాలతో కూడిన ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఉంటుంది కానీ ఆ లక్షణాలు ఐడియల్గా ఉండవు కానీ ఐడియల్గా ఉన్నదానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరు ఒక ఆదర్శ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తీసుకుంటే నేను చెప్పినట్లుగా ఆ లక్షణాలు ఏమిటి మనం చూస్తే అనంతమైన వోల్టేజ్ గెయిన్ ఉంటుంది కాని ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ లో ఈ విలువ దాదాపు దానికి దగ్గరగా ఉంటుంది ఇన్పుట్ ఇంపెడెన్స్ అనంతం కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఏమిటో మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాము ప్రాక్టికల్ ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ 10 టు ది పవర్ ఆఫ్ 12 ohms చుట్టూ ఉంటుందని మనం చూస్తాము మరియు వాస్తవానికి 0 అవుట్పుట్ ఇంపెడెన్స్ ఉండదు అవుట్పుట్ ఇంపెడెన్స్ 0 కాదు అది తక్కువ అప్పుడు మనకు అనంతమైన వేగము ఉంటుంది అంటే ఇది సూపర్ ఫాస్ట్ అని కానీ అది సాధ్యం కాదు ఈ ప్రత్యేక ప్రయోగంలో మనం స్లీవ్ రేట్ చూస్తాము మరియు మనము స్లీవ్ రేట్ ను అర్థం చేసుకుని కొలుస్తాము మరియు అది ఎక్కడో 0 5 నుండి 20 మైక్రో మైక్రోసెకండ్కు 20 వోల్ట్ల మధ్య ఉంటుందని చూస్తాము కాబట్టి ఇవి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఐడియల్ లక్షణాలు కానీ మేము ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగించడం లేదు ఎందుకంటే మనకు ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లేదు కాబట్టి మన దగ్గర ఏమి ఉంది మన దగ్గర ప్రాక్టికల్ ఆప్ ఆంప్ ఉంది ఉపన్యాస నోట్స్లో నేను మీకు ఇప్పటికే చూపించిన ఐసి ఉంది ఇప్పుడు మేము 2 బంగారు నియమాలను కూడా చూశాము కాదా కాబట్టి మొదటిది ఆప్ ఆంప్ యొక్క ఇన్పుట్ కరెంట్ని తీసుకోదు లేదా సోర్స్ చేయలేదు అంటే ఇన్పుట్ టెర్మినల్స్ నుండి కరెంట్ తీసుకోబడదు ఇది మొదటి నియమం రెండవది ఇన్పుట్ మధ్య వోల్టేజ్ వ్యత్యాసం 0 చేయడానికి ఆప్ ఆంప్ అది చేయగలిగినదంతా చేస్తుంది ఇది కూడా మనము ఉపన్యాస గమనికలలో వివరంగా అధ్యయనం చేసాము ఇవి మనం గుర్తుంచుకోవలసిన 2 బంగారు నియమాలు ఒకటి ఇన్పుట్స్ కరెంట్ను తీసుకోదు లేదా సోర్స్ చేయలేవు మరియు రెండవది 2 ఇన్పుట్ మధ్య వోల్టేజ్ వ్యత్యాసం 0 కాబట్టి మనమందరం ఈ విషయం గుర్తుంచుకుంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీకు గుర్తులేకపోతే చింతించకండి అందుకే మీరు ఇప్పటికే థియరీ క్లాస్లో చదువుకున్న విషయాలను పునరావృతం చేస్తున్నాను ఆప్ ఆంప్ లక్షణాలను చూద్దాం కాబట్టి ఇవి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు మనం ఇక్కడ చూస్తే ఇది ఒక ఆప్ ఆంప్ సరే మనం చూసిన IC లో మొదటిది ఆఫ్సెట్ నల్ 2 ఇన్వర్టింగ్ 3 నాన్ ఇన్వర్టింగ్ Vee 8 కనెక్ట్ కాలేదు ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటంటే పిన్ నంబర్ 8 యొక్క పాత్ర ఏమిటి సరే ఇది సరిగ్గా అనుసంధానించబడని nc అయితే దాని పాత్ర ఏమిటి అది ఎందుకు ఉంటుంది లేదా ప్రయోజనం ఏమిటి కాబట్టి ఇది మీకు ఒక రకమైన ప్రశ్న కాబట్టి పిన్ నంబర్ 8 యొక్క పాత్ర ఏమిటో తెలుసుకోండి అప్పుడు మనకు పిన్ నంబర్ 7 ప్లస్ Vcc 6 అవుట్పుట్ కోసం 5 ఆఫ్సెట్ నల్ కోసం ప్రతి పిన్ పాత్ర ఏమిటి ప్రతిదీ మనం థియరీ క్లాస్లో చూసాము కాబట్టి ఈ రోజు మనం ప్రయోగంలో ఇన్పుట్ ఇంపెడెన్స్ అవుట్పుట్ ఇంపెడెన్స్ ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ స్లీవ్ రేట్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ లాంటి అనేక విషయాలతో ప్రారంభిస్తాము మనము చర్చిస్తున్న దానిని చూస్తే మొదట మనము ఇన్పుట్ ఇంపెడెన్స్ గురించి చర్చిస్తాము ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ విషయంలో ఇన్పుట్ ఇంపెడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది లేదా ఒకవేళ లేదా మీరు చెప్పగలిగితే అది ఇన్పుట్ ఇంపెడెన్స్ అనంతం మీరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తీసుకుంటే ఇది ప్రాక్టికల్ ఆప్ ఆంప్ సరే ఏది సరైంది ఇక్కడ నా చేతిలో ఉన్నది మనము నిన్న చూశాము దీనిని నేను ఇక్కడ ఉంచుతాను కాబట్టి దీనిపై సులభంగా కేంద్రీకరించవచ్చు అప్పుడు మనము దీనికి చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపెడెన్స్గా ఉందని చూసాము ఐడియల్ ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ ఇంపెడెన్స్ 0 కానీ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్లో అది 0 కాదు 0 కి దగ్గరగా ఉంటుంది అప్పుడు మనము అనంతమైన గెయిన్ను చూస్తాము ఈ ప్రత్యేకమైన ఆపరేషన్ యాంప్లిఫైయర్లో గెయిన్ అనంతం కాదని ఈ రోజు మనం చూస్తాము కాబట్టి ఒక్కొక్కటిగా చూద్దాం ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది ఇన్పుట్ ఇంపెడెన్స్ కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఏమిటి మరియు ఎలాంటి ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉన్నాయి మొదటిది డిఫరెన్షియల్ ఇన్పుట్ ఇంపెడెన్స్ డిఫరెన్షియల్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఏమిటి ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మధ్య మొత్తం నిరోధకత విలువ డిఫరెన్షియల్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే తేడా ఏమిటి తేడా ఏమిటి అంటే ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మధ్య ఉన్న వ్యత్యాసమే డిఫరెన్షియల్ ఇన్పుట్ ఇంపెడెన్స్ కామన్ మోడ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏమిటి కామన్ మోడ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అనేది ప్రతి ఇన్పుట్ మరియు గ్రౌండ్ మధ్య మొత్తం నిరోధకత తప్ప మరొకటి కాదు అంటే ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య లేదా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య ఉన్న నిరోధకత విలువ కాబట్టి ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య నిరోధకత ఎంత ఈ టెర్మినల్ మరియు గ్రౌండ్ మధ్య నిరోధకత ఎంత ఈ టెర్మినల్ మరియు ఈ టెర్మినల్ లేదా ఈ టెర్మినల్ మరియు గ్రౌండ్ కాబట్టి అది మీ సాధారణ మోడ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అవుతుంది ఒకటి మీ డిఫరెన్షియల్ ఇన్పుట్ ఇంపెడెన్స్ మరొకటి మీ సాధారణ మోడ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ సరే కాబట్టి ఈ నిబంధనలను గుర్తుంచుకోండి మీరు ఈ సర్క్యూట్ చూస్తే మా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ట్యుటోరియల్స్ నుండి ఈ సర్క్యూట్ తీసుకున్నాము అప్పుడు నిరోధకత సోర్స్ కారణంగా ఉంటుంది కాబట్టి Vs అనేది మూలం లేదా నిరోధకత Rs ఇది యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ Zin కాబట్టి మీరు సమానమైన సర్క్యూట్ గీస్తే మాకు సిరీస్లో Rs మరియు Z ఉంటుంది మీరు ఈ టెర్మినల్ వద్ద వోల్టేజ్ Vin కొలవాలనుకుంటే మీరు ఇక్కడ చూడండి అప్పుడు మీకు ఏ ఫార్ములా ఉంది మీకు Vin ఫార్ములా ఉంది Vin దేనికి సమానం ఇది Zin లేదా ZinRs లేదాZ in RsZin ఇన్టూ సోర్స్ వోల్టేజ్ Vs అవుతుంది ఇది Vs సరే కాబట్టి మేము ఇక్కడ వ్రాసిన మీ సమానమైన సర్క్యూట్ యొక్క సూత్రం ఇదే ఇప్పుడు ఇది చాలా సులభం ఎందుకంటే ఇది పొటెన్షియల్ డివైడర్ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు Zin అంతటా వోల్టేజ్ను కొలవాలనుకున్నప్పుడు మీకు ZinRsZin Vs ఉంటుంది ఇది చాలా సులభం సరే కాబట్టి ఇప్పుడు మనం అవుట్పుట్ ఇంపెడెన్స్ చూద్దాం ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈ స్లైడ్ లో చూసాము తదుపరి స్లైడ్ చూద్దాం కాబట్టి మేము తదుపరి స్లైడ్కు వెళ్తాము తదుపరి స్లయిడ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ కాబట్టి మీరు మళ్ళీ అవుట్పుట్ ఇంపెడెన్స్ను చూస్తే అవుట్పుట్ ఇంపెడెన్స్ ఐడియల్గా అది 0 గా ఉండాలి సరే ఇది 0 గా ఉండాలని మనము చూశాము అవుట్పుట్ టెర్మినల్ నుండి ఆపరేషన్ యాంప్లిఫైయర్ వరకు నిరోధకత ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ నుండి చూసే నిరోధకత వాస్తవానికి ఇది సున్నా కానిది వాస్తవికత సున్నా కానిది లేదా చాలా చిన్నది కాబట్టి అవుట్పుట్ ఇంపెడెన్స్ను కొలవడానికి ఇది సమానమైన సర్క్యూట్ సిగ్నల్ జెనరేటర్ యాంప్లిఫైయర్ ఉందని మీరు స్పష్టంగా చూడవచ్చు మరియు ఓసిల్లోస్కోప్ లేదా వోల్టమీటర్ ఉంది అదేవిధంగా ఈ రోజు మనం చూద్దాము సిగ్నల్ జనరేటర్ ఉంది జనరేటర్ ఒక ఫంక్షన్ జనరేటర్ తప్ప మరొకటి కాదు ఫంక్షన్ జనరేటర్ అంటే ఏమిటి అని మేము చివరి మాడ్యూళ్ళలో చూశాము అప్పుడు ఓసిల్లోస్కోప్స్ అంటే ఏమిటో మనం చూశాము లేదా మనం ఎసి వోల్టేజ్ ను ఎలా కొలవగలమో కూడా చూశాము కాబట్టి లోడ్ను బట్టి మేము లోడ్ను మారుస్తే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వద్ద సిగ్నల్లో మార్పును చూస్తాము కాబట్టి ఇది అవుట్పుట్ ఇంపెడెన్స్ గురించి ఇప్పుడు తదుపరి స్లైడ్కు వెళ్దాం ఇది మీ బయాస్ కరెంట్ ప్రభావం మనం ఇప్పటికే బయాస్ కరెంట్ యొక్క ప్రభావాన్ని చూశాము లేదా బయాస్ కరెంట్ అంటే ఏమిటి మరియు దానిని ఎలా ఉపయోగించవచ్చో చూశాము కాబట్టి మళ్ళీ ఈ సర్క్యూట్ మీరు ఇక్కడ చూస్తే ఈ ప్రత్యేక సర్క్యూట్ సర్క్యూట్ డాట్ కామ్ నుండి తీసుకోబడింది ఇప్పుడు బయాస్ కరెంటు ల ప్రభావాన్ని పరిశీలిద్దాం మీరు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ తీసుకోగలిగితే ఉపన్యాస నోట్స్లో యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ అంటే ఏమిటో మనం చూశాము ఒక మెగా ohm యొక్క సోర్స్ ఇంపెడెన్స్ నుండి డ్రైవ్ చేయబడింది IB 10 నానో ఆంపియర్ అయితే ఇది అదనంగా 10 మిల్లీవోల్ట్ల ఎర్రర్ ని ఇస్తుంది ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా సులభం సరే ఏ వ్యవస్థలోనైనా ఈ డిగ్రీ ఆఫ్ ఎర్రర్ అనేది చాలా చిన్నది కాదు కాబట్టి ఇది మొదటి పాయింట్ ఇప్పుడు బయాస్ కరెంట్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క సమస్య ఎందుకంటే ఇది బాహ్య ఇంపెడెన్స్లలో ప్రవహిస్తుంది మరియు సిస్టమ్ లో ఎర్రర్ ని జతచేసే వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది సిస్టమ్ ఎర్రర్ లేదా బాహ్య ఇంపెడెన్స్లలో ప్రవహించేటప్పుడు బయాస్ కరెంట్ను తగ్గించడానికి అది వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది అంటే అది ఎర్రర్ ని కలిగిస్తుంది కాబట్టి మేము ఈ ఎర్రర్ ని ఎలా తగ్గించగలం కాబట్టి బయాస్ కరెంట్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం పరిభాషలో చాలా ముఖ్యమైనది డిజైనర్ I B గురించి మరచిపోతే సర్క్యూట్ డిజైనర్ I B గురించి మరచిపోతే మరియు కేవలం కెపాసిటివ్ కప్లింగ్ ఉపయోగిస్తే సర్క్యూట్ సరిగ్గా పనిచేయదు సరే కాబట్టి ఈ బయాస్ కరెంట్ ఏమిటో మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏమిటి మరియు ఈ క్రింది స్లైడ్లలో మనం వివరంగా చూస్తాము మొదట ఇన్పుట్ బయాస్ కరెంట్ చూద్దాం సరే కాబట్టి మీరు ఈ సర్క్యూట్ను అర్థం చేసుకోవాలి సర్క్యూట్ను చూసి వివరంగా అర్థం చేసుకుందాం ఇప్పుడు అది ఏమిటో చూద్దాం మనకు తెలిసిన ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కోసం బంగారు నియమాలు ఉన్నాయి బంగారు నియమం ఏమిటంటే ఇన్పుట్ టెర్మినల్స్ లోకి కరెంట్ ప్రవాహాలు లేవు ఇన్పుట్ టెర్మినల్స్ లోకి కరెంట్ ప్రవహించదు సరే ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ల మనకు తెలుసు ఆప్ ఆంప్స్ లో ఇన్పుట్ కరెంట్ యొక్క విలువ చాలా చిన్నది మైనస్ 10 6 నుండి 10 14 ఆంపియర్ ఉంటుంది ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో ఎక్కువ భాగం డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను ఇన్పుట్ వోల్టేజ్ వలె ఉపయోగిస్తుంది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క 2 ట్రాన్సిస్టర్ లు సరిగ్గా బయాస్ చేయాలి కానీ ఆచరణాత్మకంగా 2 ట్రాన్సిస్టర్ల యొక్క ఖచ్చితమైన సరిపోలిక సాధ్యం కాదు కాబట్టి ఇది ఏమి చెబుతుంది అది చెప్పేది మళ్ళీ చూద్దాం ప్రాక్టికల్ ఆప్ ఆంప్స్ ఇన్పుట్ కరెంట్ను కలిగి ఉంటాయి ఇవి మైనస్ 6 మైనస్ 14 ఆంపియర్ చాలా చిన్న విలువ కలిగి ఉంటాయి అయితే చాలా ఆప్ ఆంప్స్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తాయి కాబట్టి మీరు డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఉపయోగిస్తుంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్లోని 2 ట్రాన్సిస్టర్లు సరిపోలాలి అవి సరిపోలకపోతే అవుట్పుట్లో కొంత మార్పు ఉంటుంది కాబట్టి ట్రాన్సిస్టర్లు సరిపోలకపోతే అప్పుడు మనము ట్రాన్సిస్టర్లను లేదా డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను సరిగ్గా బయాస్ చేయలేము కాబట్టి ఏమి చేయాలి కాబట్టి 2 ట్రాన్సిస్టర్ల మ్యాచింగ్కు సంబంధించి మేము ఏమీ చేయలేము కాని దీనికి మరొక మార్గం లేదా మరొక పరిష్కారం ఉంది ఇది ఇన్పుట్ టెర్మినల్స్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టెర్మినల్లు చిన్న DC కరెంటుని కలిగి ఉంటుంది ట్రాన్సిస్టర్ల యొక్క ఈ చిన్న బేస్ కరెంట్ బయాస్ కరెంట్ IB 1 మరియు IB 2 తప్ప మరొకటి కాదు నేను ఏమి చెప్పాను చూడండి 2 ట్రాన్సిస్టర్ల బేస్ టెర్మినల్స్ అయిన ఇన్పుట్ టెర్మినల్స్ కాబట్టి ఆప్ ఆంప్ లోపల డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఆప్ ఆంప్ మరియు డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ చూసినప్పుడు ట్రాన్సిస్టర్లు ఉన్నాయి మరియు ఈ ట్రాన్సిస్టర్లు ఒక చిన్న DC కరెంట్ నిర్వహిస్తాయి ఇవి బేస్ కరెంట్ లేదా ట్రాన్సిస్టర్ల బేస్ టెర్మినల్స్ ద్వారా కండక్ట్ చేస్తాయి మరియు ఈ చిన్న బేస్ కరెంట్ని ఇన్పుట్ బయాస్ కరెంట్ అని పిలుస్తాము లేదా మేము IB1 మరియు IB2 అని చెప్పగలం ఎందుకు IB1 మరియు IB2 ఎందుకంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ మనకు డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్లో 2 వేర్వేరు ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇన్పుట్ బయాస్ కరెంట్ను ఎలా నిర్వచించవచ్చు ఇన్పుట్ బయాస్ కరెంట్ ప్రతి 2 ఇన్పుట్ టెర్మినల్స్ లోకి ప్రవహించే కరెంటు గా నిర్వచించవచ్చు ఆప్ ఆంప్ సమతుల్యమైనప్పుడు అవి ఒకే వోల్టేజ్ స్థాయికి బయాస్ చేయబడతాయి అనగా మీరు మీ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను సమతుల్యం చేసినప్పుడు 2 ఇన్పుట్ టెర్మినల్లలోకి చిన్న మొత్తంలో కరెంట్ ప్రవహిస్తుందని మీరు కనుగొంటారు మీరు మీ ఆప్ ఆంప్ను బయాస్ చేసినప్పుడు ఆ చిన్న మొత్తం కరెంట్ అని మీరు కనుగొంటారు మీరు మీ ఆప్ ఆంప్ను బ్యాలెన్స్ చేసినప్పుడు బయాస్ బ్యాలెన్స్ కాదు అప్పుడు మీరు చిన్న మొత్తంలో కరెంట్ ప్రవహిస్తుందని కనుగొంటారుసరే ఇన్పుట్ టెర్మినల్స్ లోకి ప్రవహించడం ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటారు కాని కొన్నిసార్లు మనము నిజంగా ప్రయోగం చేసే వరకు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్ ను ఎలా లెక్కించవచ్చో ప్రయోగం ద్వారా చూస్తాము 2 ఇన్పుట్ 2 బయాస్ కరెంటు లు ఎప్పుడూ ఒకేలా ఉండవు అందువల్ల తయారీదారు సగటు ఇన్పుట్ బయాస్ కరెంట్ ను నిర్దేశిస్తాడు IB1 మరియు IB2 యొక్క పరిమాణాలను జోడించి 2 తో డివైడ్ చెయ్యడం ద్వారా కనుగొనవచ్చు కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటో త్వరగా చూద్దాం మరోసారి ఇన్పుట్ బయాస్ కరెంట్ 2 ట్రాన్సిస్టర్లు సరిపోలకపోవటం వల్లనే ఒకటి ఇప్పుడు మనకు లభించే 2 బయాస్ కరెంట్ లు ఎప్పుడూ ఒకేలా ఉండవుసరే అందువల్ల మేము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను తీసుకున్నప్పుడు తయారీదారులు ఇప్పటికే ఇన్పుట్ బయాస్ కరెంట్ను కనుగొనే సూత్రాన్ని మాకు ఇస్తారు ఎలా IB1 IB2 యొక్క పరిమాణాలను జోడించి మొత్తాన్ని 2 తో డివైడ్ చెయ్యడం ద్వారా పొందవచ్చు మీరు ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క ఉదాహరణను తీసుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన సూత్రం ఇది గుర్తుంచుకోవడం సులభం ఇప్పుడు నేను ఇన్పుట్ బయాస్ కరెంట్ అని చెబితే తరువాత మనకు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ కూడా ఉంది కాబట్టి మనము ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంటు కు వెళ్ళే ముందు ప్రయోగం పరంగా ఇన్పుట్ బయాస్ కరెంట్ చూద్దాం కాబట్టి మేము ఇన్పుట్ బయాస్ కరెంట్తో ప్రారంభిస్తాము కొద్దిసేపట్లో మరొక లక్షణాలకు వెళ్తాము అయితే మొదట ఇన్పుట్ బయాస్ కరెంట్ కోసం ప్రయోగాన్ని పూర్తి చేద్దాం కాబట్టి నేను నా బోధనా సహాయకుడిని అభ్యర్థిస్తాను చివరి ఉపన్యాసాలలో మనతో ఉన్న సీతారాం మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి మీరు వచ్చి సర్క్యూట్ను కనెక్ట్ చేయగలరా కాబట్టి ఇప్పుడు అతను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను టేబుల్పై ఉన్న వస్తువులతో ఎలా కనెక్ట్ చేస్తున్నాడో మనము దృష్టి కేంద్రీకరిద్దాము ఇది మీకు గుర్తుంటే ఇది మీ ఫంక్షన్ జనరేటర్ ఇది మీ DC సరఫరాసరే లీనియర్ DC రెగ్యులేటర్ సరఫరా మరియు ఇది మీ ఓసిల్లోస్కోప్ డిజిటల్ ఓసిల్లోస్కోప్ కాబట్టి అతను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను బ్రెడ్బోర్డ్ లో స్లైడ్లో చూసిన రెసిస్టర్లుతో కనెక్ట్ చేస్తాడు మరియు కాబట్టి స్లైడ్ను మనం త్వరగా చూస్తే ఇవి రెసిస్టర్లు కాదా r1 మరియు r2 కాబట్టి 741 ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లో ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏమిటో అర్థం చేసుకోవడానికి మనము ప్రయోగం చేయబోతున్నాం కాబట్టి అతను 741 ను ఉపయోగిస్తున్నాడని నాకు తెలుసు కాబట్టి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను ఎలా కనెక్ట్ చేయాలో మరియు లక్షణాలను ఎలా కొలవాలో చూద్దాం సరే కాబట్టి అతను సర్క్యూట్ను మరమ్మతు చేసే సమయానికి ఈ ప్రత్యేకమైన స్లయిడ్ను చూద్దాం మరియు తరువాత మనము సర్క్యూట్లోకి వెళ్తాము కాబట్టి స్లయిడ్ ఇన్పుట్ బయాస్ మరియు ఆఫ్సెట్ కరెంట్ చూపిస్తుంది మేము ఇప్పుడే పరిశీలిస్తాము ఇన్పుట్ బయాస్ కరెంట్ తర్వాత ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే ఏమిటో చూస్తాము ఆపై మనం టేబుల్కి తిరిగి వస్తాము కాబట్టి ఇక్కడ మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ కొలవాలి కాబట్టి ఇది ఇన్పుట్ బయాస్ కరెంట్ కోసం ప్రయోగం కాబట్టి ఇక్కడ చూపిన పట్టిక ఏమిటి కాబట్టి ఫిగర్లో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయడాన్ని ఇక్కడ చూద్దాం ఈ ఫిగర్ ఇప్పటికే చూపబడింది మీరు సర్క్యూట్ను ఫిగర్లో లాగా కనెక్ట్ చేయాలి కాబట్టి మీరు మీ విశ్వవిద్యాలయంలో ఎక్కడో ఉంటే మీ వద్ద ఆప్ ఆంప్ ఉన్నట్లయితే మరియు మీకు DC విద్యుత్ సరఫరాతో రెసిస్టర్లు ఉంటే మీరు త్వరగా ప్రయోగాన్ని చేయవచ్చు మీకు మల్టీమీటర్ అవసరం మీకు DC విద్యుత్ సరఫరా అవసరం ఆపై మీరు ఈ ఇన్పుట్ బయాస్ కరెంట్ను త్వరగా కొలవవచ్చు మీరు దీన్ని ఇంట్లో కూడా చేయవచ్చు ఇది చాలా సులభమైన ప్రయోగం దీనికి నిజంగా హై ఎండ్ టెక్నాలజీ లేదా మీకు అసాధారణమైన సౌకర్యం అవసరం లేదు ఈ ప్రయోగం మనం ఇంట్లో కూడా చేయవచ్చు సరే కాబట్టి డిజిటల్ మల్టీమీటర్ను ఉపయోగించి ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద DC వోల్టేజ్ను కొలవండి మరియు పట్టికలోని విలువలను రికార్డ్ చేయండి అంటే మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ను కొలవాలి మరియు మనం విలువను రికార్డ్ చేయాలి కాబట్టి ఒకటి ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఒకటి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ V వద్ద DC వోల్టేజ్ చూస్తేమీకు DC వోల్టేజ్ స్థిరంగా కనిపిస్తుంది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద మేము DC వోల్టేజ్ను కొలవాలి మేము ఇక్కడ విలువను రాస్తాము ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద DC వోల్టేజ్ కొలతను ఇక్కడ ఉంచాము మరియు విలువను ఇక్కడ ఉంచాము అప్పుడు మనకు IB ఉంది IB ఈ V 220 k IB V 220k కాబట్టి ఇక్కడ V ఉంటుంది ఇక్కడ V ఉంటుంది కాబట్టి V డివైడెడ్ బై 220 k మీ IB మరియు IB అవుతుంది ఇన్పుట్ బయాస్ కరెంట్ ఫార్ములా మనకి ఇప్పటికే తెలుసు ఇన్పుట్ బయాస్ కరెంట్ IB | IB IB | 2 కాబట్టి మేము ఈ ప్రయోగాన్ని చూస్తాము అతను జతచేసిన అదే సర్క్యూట్ను చూద్దాం మరియు అతను బ్రెడ్బోర్డుపై ఎలా అటాచ్ చేశాడో మీకు చూపిస్తాను ఆపై మనం స్క్రీన్కు తిరిగి వస్తాము కాబట్టి సర్క్యూట్ చూద్దాం అవును మీరు ఇక్కడ చూస్తే మీరు ఏమి చూస్తున్నారు బయాస్ వోల్టేజ్ ఇక్కడ వర్తింపజేశారు మధ్యలో రెడ్ పిన్ మరియు బ్లాక్ పిన్ మధ్యలో రెడ్ పిన్ గ్రీన్ పిన్ చూశారు ఈ విధంగా గ్రీన్ పిన్ ఇవి ప్లస్ మైనస్ 15 వోల్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ కార్యాచరణకు ఇచ్చిన ప్లస్ మైనస్ 15 వోల్ట్లు ఇక్కడే మధ్యలో ఉంది అప్పుడు మేము 2 రెసిస్టర్లను కనెక్ట్ చేసాము మీరు 2 రెసిస్టర్లను చూడగలరా మేము 2 రెసిస్టర్లను కనెక్ట్ చేసాము అవును కాబట్టి ఈ 2 రెసిస్టర్లు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు అనుసంధానించబడిన రెసిస్టర్లు అవునా ఇప్పుడు మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ను కొలవాలి ఆపై నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ను కొలవాలి కాబట్టి ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఏమిటి అని చూద్దాం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఏమిటో చూద్దాం మనకు మల్టీమీటర్ ఉంటే మల్టీమీటర్ను ఉపయోగించవచ్చు మరియు మల్టీమీటర్ను DC వోల్టేజ్ DC వోల్టేజ్ వద్ద ఉంచుతాము ఇప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద మనకు ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం కాబట్టి ఇప్పుడు మీరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఒక చిన్న చుక్క ఉంది మీరు చూసే చిన్న చుక్క ఉంది కాబట్టి మీరు చూసినప్పుడు దగ్గరగా మీరు ఇక్కడ ఉన్న చుక్కను చూస్తారు ఇది పిన్ నంబర్ వన్ అర్థం చేసుకోవడం సులభం పిన్ నంబర్ వన్ సరే మరియు పిన్ నంబర్ 8 అని అర్థం చేసుకోవడం సులభం కాబట్టి పిన్ నంబర్ 1 2 3 4 5 6 7 8 కాబట్టి అందులో ప్రత్యేక అర్ధంలో మేము బ్రెడ్బోర్డుకు IC ని కనెక్ట్ చేసినప్పుడు పిన్ నంబర్ వన్ అంటే పిన్ నంబర్ 2 అంటే ఏమిటో మనకు తెలుసు కాబట్టి అతను ఇప్పుడు కనెక్ట్ చేశాడు బ్రెడ్బోర్డుపై దృష్టి పెట్టండి అతను ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ 741 లో ఇన్పుట్ టెర్మినల్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద రెసిస్టర్లతో కనెక్ట్ చేసాడు ఇప్పుడు మేము ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ను కొలుస్తున్నాము తరువాత మేము నాన్ ఇన్వర్టింగ్ వద్ద వోల్టేజ్ను కొలుస్తాము కాబట్టి మొదట నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ చూద్దాం 1 మిల్లీవోల్ట్లు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద చూద్దాం 1 మిల్లివోల్ట్స్ 0 ఇది 0 సరే మంచిది కాబట్టి మనకు 2 విలువలు ఉన్నాయి సరే మనకు 2 విలువలు ఉన్నాయి కాబట్టి మనం తిరిగి స్క్రీన్కు వెళ్దాం స్క్రీన్కు తిరిగి వెళ్దాం ఇప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద మనం ఏమి కొలుస్తాము 1 మిల్లీవోల్ట్లు మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ 0 మిల్లివోల్ట్స్ అక్కడ నుండి మేము ఈ సమీకరణాన్ని IB ను ఉంచవచ్చు ఇది 0 కి సమానం అప్పుడు IB మైనస్ 220 k బై 0 1 మిల్లీవోల్ట్లకు సమానం అవుతుంది సరేనా మీ ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏమిటి మీకు అర్థమైందా మళ్ళీ మీరు ఈ పట్టికపై దృష్టి పెట్టండి మరోసారి మనం కనుగొన్నదాన్ని చూద్దాం మేము ఈ సర్క్యూట్ను కనెక్ట్ చేసిన మొదట కరెంట్ లేదా వోల్టేజ్ను కనుగొన్నాము ఈ సర్క్యూట్ బ్రెడ్బోర్డులో ఉంది ఇక్కడ మీరు ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు అనుసంధానించబడిన 220 k రెసిస్టర్లను చూశారు అప్పుడు మేము ప్లస్ Vcc మరియు మైనస్ Vcc లేదా Vee ను పిన్ నంబర్ 7 మరియు 4 కు వర్తింపజేసాము అప్పుడు మేము ఈ రెసిస్టర్ను గ్రౌండ్ చేసాము ఇప్పుడు మేము వోల్టేజ్ను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద కొలిచాము ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ను కొలిచాము కాబట్టి ఇక్కడ నుండి మనం ఈ కాలమ్లో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లో కొలిచిన వోల్టేజ్ను మనం ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్లో కొలిచిన వోల్టేజ్ను వ్రాయవచ్చు అప్పుడు మేము ఈ వోల్టేజ్ను ఈ ప్రత్యేక సమీకరణంలో ఉంచవచ్చు ఇది IB అక్కడ నుండి మీరు మీ I విలువను పొందుతారు విలువ x అని చెప్పండి అప్పుడు ఈ వోల్టేజ్ నుండి అనగా ఇన్వర్టింగ్ టెర్మినల్ నుండి I లభిస్తుంది ఇది y అని కి సమానం అని అనుకుందాం కాబట్టి మీ IB ఎంత మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ IB x y 2 మోడ్ అని రాయవచ్చుసరే ఈ విధంగా మేము ఇన్పుట్ బయాస్ కరెంట్ను కొలవగలము కాబట్టి చాలా సులభం కాదా కాబట్టి ఇప్పుడు తరువాతి మాడ్యూల్లో మీరు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను ఎలా కొలవగలరో చూద్దాం సరియైనదా ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ చూద్దాం మేము ఇక్కడ ఆపుతాము